ఇప్పటివరకు మనము ఒకే రకమైన మూలకాలను సీరీస్ లో లేదా సమాంతరంగా అనుసంధానం చేయబడి ఉండడం చూశాము దీనిని మనము రెసిస్టర్ల సీరీస్ కలయిక లేదా వోల్టేజ్ మూలాల సీరీస్ కలయికగా పరిగణించాము కానీ ఇప్పుడు మనం చూస్తున్నది అసమాన మూలకాల సీరీస్ లేదా సమాంతర కలయిక దీనిని మనం అన్నీ మూలకాలకు చేయము కానీ కొన్ని మూలకాలను సీరీస్ లో లేదా సమాంతరంగా అనుసంధానం చేస్తాము కాబట్టి ముందుగా ఒక మూలకం మరియు కరెంట్ మూలం యొక్క సీరీస్ కనెక్షన్ ను చూద్దాం మనము ఒక రెసిస్టర్ ఇండక్టర్ వోల్టేజ్ మూలాలలో ఎదో ఒక మూలకాన్ని మరియు కొంత కరెంట్ I ను సీరీస్లో అనుసంధానం చేద్దాము ఇప్పుడు ఈ కనెక్షన్ ను మనము పరిశీలిద్దాము కాబట్టి మనము దీనిని ఒక సర్క్యూట్కి అనుసంధానం చేస్తే ఇక్కడ కిర్చాఫ్ కరెంట్ నియమము ద్వారా మొత్తం సర్క్యూట్ ద్వారా ప్రవహించే కరెంట్ I కి సమానంగా ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఈ ప్రధాన స్లాట్ ఏదైనా మూలకం మరియు కరెంట్ మూలము యొక్క సీరీస్ కలయిక ఖచ్చితంగా కరెంట్ మూలముతో సమానం కాబట్టి ఈ కరెంట్ మూలము యొక్క విలువ I అంటే I విలువ కలిగిన కరెంట్ ఇక్కడి నుండి అక్కడకు ప్రవహిస్తుంది మరియు ఈ కరెంట్ మూలము అంతటా వోల్టేజ్ తో స్వతంత్రంగా ఉంటుంది అదేవిధంగా మొత్తం కలయిక అంతటా వోల్టేజ్ తో స్వతంత్రంగా ఉంటుంది ఎందుకంటే మొత్తం కలయికలో ఉన్న వోల్టేజ్ కరెంట్ మూలంలోని వోల్టేజ్ తప్ప మరొకటి కాదు ఈ మూలకంపై వోల్టేజ్ ఏదైనా కావచ్చు కాబట్టి ఫలితం కూడా కరెంట్ మూలము ఇది ప్రస్తుత వోల్టేజ్తో సంబంధం లేకుండా కరెంట్ I ని ఈ దిశలో ప్రవహించేలా చేస్తుంది కాబట్టి కరెంట్ మూలం మరియు వోల్టేజ్ కరెంట్తో సహా ఏదైనా మూలకం యొక్క సిరిస్ కలయిక ఫలితము కరెంట్ మూలం అవుతుంది కాబట్టి దీని అర్థం మనకు ఒక వోల్టేజ్ మూలము మరియు ఒక కరెంట్ మూలము సీరీస్లో కలిగి ఉంటే కాబట్టి వోల్టేజ్ మూలము విలువ V0 అని కరెంట్ మూలము మరియు I0 అని కనెక్షన్ యొక్క మొత్తం ఫలితము ఒక కరెంట్ మూలానికి సమానం ఖచ్చితంగా ఒక చట్టపరమైన కనెక్షన్ మరియు కరెంట్ మూలము యొక్క వోల్టేజ్ ఏదయినా కావచ్చు ఇది వోల్టేజ్ మూలము ద్వారా ప్రవహించే కరెంట్ విలువ I0అవుతుంది అదేవిధంగా మనము ఒక వోల్టేజ్ మూలం మరియు ఒక మూలకం యొక్క సమాంతర కలయికను పరిశీలిద్దాము ఈ వోల్టేజ్ మూలం V0 విలువను కలిగి ఉంది మరియు మనము దాని చివరల ఏదైనా మూలకాన్ని అనుసంధానం చేయవచ్చు మనకు దాని ద్వారా ఏ కరెంట్ ప్రవహిస్తుందనే దానితో సంబంధం లేకుండా దీని అంతటా V0 కు సమానమైన వోల్టేజ్ ఉంటుందని తెలుసు ఎందుకంటే వోల్టేజ్ మూలం ద్వారా కరెంట్ ఏదైనా కావచ్చు మరియు ఈ కరెంట్ వోల్టేజ్ మూలం ద్వారా ప్రవహించే కరెంట్ మరియు మూలకము ద్వారా ప్రవహించే కరెంట్ ఇది కూడా ఏదైనా కావచ్చు కాబట్టి ఒక వోల్టేజ్ మూలం మరియు ఒక మూలకం యొక్క సమాంతర కలయిక కేవలం అదే వోల్టేజ్ మూలం V0 కి సమానం కాబట్టి ఈ మూలకం ఏదైనా కావచ్చు అది రెసిస్టర్ కావచ్చు ఇండక్టర్ కావచ్చు కెపాసిటర్ కావచ్చు కరెంట్ మూలం కావచ్చు కాబట్టి సమాంతర కలయిక ఫలితము కేవలం వోల్టేజ్ మూలానికి సమానం